అసెస్మెంట్పై ఈ సెషన్కు స్వాగతం నా పేరు రిచా వర్మ నేను విజన్ సైన్స్ పరిశోధకుడిని ప్రస్తుతం నేను మద్రాసులోని టీచింగ్ లెర్నింగ్ సెంటర్లో సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నేను హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్లో ఎడ్యుకేషన్ కన్సల్టెంట్గా కూడా పనిచేశాను గత 3 లేదా 4 సంవత్సరాల్లో నేను ఉన్నత విద్యలో బోధన మరియు అభ్యాసంలో అధికారిక శిక్షణ పొందాను మరియు ఈ ప్రత్యేక సెషన్లో వివిధ రకాలైన అసెస్మెంట్ అసెస్మెంట్ ప్లాన్ను ఎలా రూపొందించాలో మరియు అసెస్మెంట్లో రుబ్రిక్స్ పాత్ర ఎలా ఉంటుందో వివరిస్తాను కాబట్టి ఈ సెషన్ చివరిలో మీరు వివిధ రకాలైన అంచనాలను వర్గీకరించడానికి మరియు వివరించడానికి అసెస్మెంట్ ప్లాన్ అభివృద్ధి చేయడం మరియు రుబ్రిక్లను డిజైన్ చేయగలగాలి కాబట్టి అసెస్మెంట్ గురించి మాట్లాడుతుంటే అసెస్మెంట్ అనే పదం లాటిన్ క్రియ అసిడెరే నుండి వచ్చింది అంటే కూర్చుని ఉండాలి మరియు 1999 లో గ్రీన్ అసెస్మెంట్ అంటే ఉపాధ్యాయుడు అభ్యాసకుడితో కూర్చునే ప్రాసెస్ అని స్పష్టంగా వర్ణించారు అసెస్మెంట్ అంటే మనం విద్యార్థులతో మరియు విద్యార్థుల కోసం పని చేయడం లేదా విద్యార్థులను అంచనా వేయడం కంటే కొంత పని చేసే ప్రక్రియ నేను ఈ విషయాన్ని అసెస్మెంట్ నిర్వచించడం ద్వారా మరింత స్పష్టం చేస్తాను కాబట్టి మనం నిర్వచనాన్ని పరిశీలిస్తే ఉపాధ్యాయులు విద్యార్థులు తమను తాము అంచనా వేసుకునే అన్ని కార్యకలాపాలను కలిగి ఉంటుంది అందువల్ల సేకరించిన డేటా ఆధారంగా బోధన మరియు అభ్యాస కార్యకలాపాలను సవరించడానికి ఫీడ్ బ్యాక్ కోసం ఉపయోగించబడే లేదా ఉపయోగించబడే సమాచారాన్ని ఇది అందిస్తుంది కాబట్టి సేకరించిన డేటా విద్యార్థుల అభ్యాసాన్ని విస్తరించేందుకు లేదా మెరుగుపరచడానికి మాత్రమే ఉపయోగించబడదు ఆ డేటా ఉపాధ్యాయులు వారి అభ్యాస కార్యకలాపాల్లో వారు ఎలా జోక్యం చేసుకోవచ్చో కూడా ఉపాధ్యాయునికి ఫీడ్ బ్యాక్న్ని అందిస్తుంది కాబట్టి అసెస్మెంట్ అనేది పర్యవేక్షణ ప్రక్రియ గురించి మాత్రమే కాదు ఇది విద్యార్థుల అభ్యాసాన్ని పెంచడానికి రూపొందించబడింది అసెస్మెంట్తో పాటు తరచుగా ఉపయోగించే మరొక పదం ఎవాల్యువషన్ మరియు బోధనా యూనిట్ లేదా ఒక నిర్దిష్ట కోర్సు చివరిలో విద్యార్థుల అభ్యాసాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే ప్రక్రియగా ఎవాల్యువషన్న్ని నిర్వచించాలనుకుంటున్నాను మరియు సాధారణంగా ఒక కోర్సులో ఎవాల్యువషన్ చేసే ప్రక్రియ ఇన్స్టిట్యూట్ లేదా ప్రొఫెషనల్ బాడీ ఇచ్చిన కొన్ని ప్రామాణిక లేదా బెంచ్ మార్కుతో పోల్చబడుతుంది మనం వివిధ రకాలైన అసెస్మెంట్ చూసినపుడు సమ్మేటివ్ అసెస్మెంట్ను తరచూ ఎవాల్యువషన్ అని కూడా సూచిస్తారని మీరు గ్రహిస్తారు ఎందుకంటే సమ్మేటివ్ అసెస్మెంట్ సాధారణంగా కోర్సు లేదా ప్రోగ్రామ్ చివరిలో జరుగుతుంది మరియు ఇది ఎల్లప్పుడూ కొన్ని రకాల స్కోర్లు లేదా గ్రేడింగ్ను కలిగి ఉంటుంది ఇక్కడ నుండి ముందుకు వెళుతున్నప్పుడు అడగవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఎందుకు అంచనా వేస్తాము టీచింగ్ మరియు అభ్యాస అభ్యాసంలో మనకు ఎందుకు అంచనాలు అవసరం విద్యార్థుల అభ్యాసాన్ని కొలవడానికి మేము అంచనా వేస్తాము కాబట్టి ఉపాధ్యాయుడిగా మనము భావనలను అందిస్తున్నాము మనం తరగతుల ట్యుటోరియల్స్ నిర్వహిస్తున్నాము విద్యార్థులు నేర్చుకుంటున్నారో లేదో అర్థం చేసుకోవడం మనకు ముఖ్యం ఈ గ్రేడ్లను విద్యార్థులు వారి ఉన్నత విద్య కోసం లేదా వేర్వేరు ఉద్యోగాల కోసం ఉపయోగిస్తున్నందున విద్యార్థులకు అంచనా వేసి గ్రేడ్లను కేటాయించడం చాలా ముఖ్యం అసెస్మెంట్ ఒకే కోహోర్ట్లోని విద్యార్థులతో పాటు విద్యార్థులను ఒక కోహోర్ట్ నుండి మరొకదానికి పోల్చడానికి అవకాశం కల్పిస్తుంది ప్రొఫెషనల్ బాడీ ద్వారా అవసరాలను తీర్చడానికి లేదా అవసరమైన ప్రమాణాలను సాధించడానికి అసెస్మెంట్ చాలా ముఖ్యం కాబట్టి అక్రిడిటేషన్ బాడీకి కూడా మన విద్యార్థులను అంచనా వేయడం అవసరం మరియు వారి పనితీరు లేదా వారి అసెస్మెంట్ స్కోర్ల ఆధారంగా అక్రెడిటేషన్ బాడీ ఏమి మార్చాలి లేదా విషయాలను ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చో నిర్ణయిస్తుంది మేము ఎందుకు సహాయం చేస్తున్నామో ఇతర ముఖ్యమైన అంశం ఏమిటంటే బోధన నాణ్యతను మెరుగుపరచడం డేటా లేదా అసెస్మెంట్ ఫలితాల ఆధారంగా విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు బోధనా అభ్యాస అభ్యాసంలో ఇంకా ఏమి మార్చాలి అనే దాని గురించి ఉపాధ్యాయునికి ఫీడ్ బ్యాక్ అందిస్తుంది తద్వారా మన బోధనా నాణ్యతను మెరుగుపరుస్తాము చివరికి నేను ఇప్పటివరకు పేర్కొన్న అన్నిటితో పాటు పబ్లిక్ ఎక్స్పెక్టేషన్స్ మరియు సోషల్ అక్కౌంటబిలిటీ పరిష్కరించడానికి అసెస్మెంట్ కూడా ముఖ్యం దీని అర్థం ఏమిటంటే ఒక విద్యార్థి ఒక నిర్దిష్ట కోర్సులో లేదా ప్రోగ్రామ్లో చేరినప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కొన్ని సామర్థ్య నైపుణ్యాలను కలిగి ఉండాలని ప్రజల నుండి ఒక నిర్దిష్ట నిరీక్షణ ఉంది మరియు బోధన మరియు నేర్చుకోవడంలో అసెస్మెంట్ చాలా ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటుంది కాబట్టి అసెస్మెంట్ యొక్క ఉద్దేశ్యానికి వస్తే మనం నిజంగా ఎందుకు అంచనా వేస్తున్నాం అనే దాని గురించి మాట్లాడినప్పటికీ మేము 8 లేదా 9 వేర్వేరు కారణాల ద్వారా వెళ్ళాము మరియు మనం మన విద్యార్థులను ఎందుకు అంచనా వేయాలి అనేదానికి వేర్వేరు కారణాల ద్వారా వెళ్ళాము అసెస్మెంట్ యొక్క ప్రాధమిక ఉద్దేశ్యం ఏమిటంటే ఇది నిర్ణయాధికారులను అనుమతిస్తుంది మరియు ఇక్కడ నిర్ణయం తీసుకునేవారు అధ్యాపకులు మరియు అభ్యాసకులు ఇద్దరూ అని నేను ఇక్కడ నొక్కిచెప్పాలనుకుంటున్నాను మరియు ఈ నిర్ణయాధికారులు ఇద్దరూ మంచి నిర్ణయం తీసుకోవడానికి అనుమతిస్తుంది అంటే ఇది డేటాను అందిస్తుంది కాబట్టి మేము ఏ రకమైన అసెస్మెంట్ నిర్వహించినప్పుడు విద్యార్థులకు లేదా అభ్యాసకులకు వారు ఒక నిర్దిష్ట అసెస్మెంట్లో ఎలా పనిచేశారో మరియు వారి అభ్యాసాన్ని మార్చడానికి లేదా మెరుగుపరచడానికి వారు ఏమి చేయగలరో తెలియజేసే డేటాను పొందుతాము బోధనా శైలిలో మెరుగుదల కోసం ఇక్కడ అధ్యాపక సభ్యుడైన ఇతర నిర్ణయాధికారి కూడా అదే డేటాను ఉపయోగిస్తారు ఈ డేటా ఆధారంగా ఒక నిర్దిష్ట భావన లేదా ఒక నిర్దిష్ట లెర్నింగ్ అవుట్కంపై రూపొందించిన అసెస్మెంట్ సగటు తరగతి బాగా పని చేయకపోతే ఒక ఉపాధ్యాయుడు లేదా అధ్యాపక సభ్యుడు విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరచడానికి బోధనా అభ్యాస కార్యకలాపాల్లో లేదా మనం అసెస్మెంట్ చేసే రకంలో ఏమి మార్చవచ్చో ప్రతిబింబించాల్సిన అవసరం ఉంది మేము వివిధ రకాల అసెస్మెంట్ మరియు అసెస్మెంట్ ప్లాన్లోకి వెళ్ళేముందు మన ఉన్నత విద్యలో మనం ఏ రకమైన అసెస్మెంట్ నిర్వహించాలో మంచి అవగాహన ఇవ్వడానికి ఒక ఉదాహరణను చర్చించాలనుకుంటున్నాను ఒక ఉదాహరణగా ఇన్స్టిట్యూట్లో టీచింగ్ లెర్నింగ్ సెంటర్ ఉన్న మీ ఇనిస్టిట్యూట్లోని ఒక టిఎల్సి సభ్యుడు బోధనలో మీ నైపుణ్యాలను ఎవాల్యూట్ చేయమని అడిగిన ఒక ఊహాత్మక పరిస్థితిని ఊహించుకుందాం అది చాలా మంచి విషయం ఈ ప్రక్రియలో TLC సభ్యుడు మీ ఉపన్యాసాలలో కూర్చుంటారు TLC సభ్యులు మీ పాఠ్య ప్రణాళికను మీ కోర్సు సాధన సామగ్రిని సమీక్షిస్తారు కాబట్టి ఇక్కడ నొక్కి చెప్పవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ ఇన్స్టిట్యూట్ నుండి TLC సభ్యుడు ఒక నిర్దిష్ట సెషన్లో మీ ఉపన్యాసాన్ని ఎవాల్యూట్ చెయ్యమని అడిగినప్పటికీ వారు మీ తరగతి గదిలో అకస్మాత్తుగా వచ్చి మిమ్మల్ని అంచనా వేయడం ప్రారంభించరు వారు వెళ్లి తరగతి గదిలో కూర్చునే ముందు వారు మీ ఉపన్యాసాలను వింటారు మీ పాఠ్య ప్రణాళిక ఏమిటి మీ కోర్సు పదార్థం ఎలా ఉంది అని మీతో చర్చిస్తారు మరియు TLC సభ్యులు మీ బోధన విధానం గురించి ఇంటర్వ్యూ చేస్తారు ఇక్కడ మీరు మీ తరగతిని ఎలా నిర్వహించబోతున్నారు ఇది ట్యుటోరియల్ స్టైల్ అవుతుందా ఇది ఉపదేశ ఉపన్యాసం కానుందా అనే దానిపై చురుకైన చర్చ ఉంది ఆపై TLC సభ్యుడు మీ తరగతి గదిలో కూర్చోబోతున్నందున విద్యార్థులు కూడా ఈ ప్రత్యేక ప్రక్రియలో పాలుపంచుకుంటారు కాబట్టి టిఎల్సి సభ్యుడు మీ విద్యార్థులతో వారి అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది తరగతిలో ఉపాధ్యాయుడు చేసే పనులను బట్టి విద్యార్థి ఆ తరగతిలో నేర్చుకోవాలి మరియు తరగతిలో నిమ్మగ్నమై ఉండాలి కాబట్టి ఈ డేటాను టిఎల్సి సభ్యులు మీతో లెక్చరర్గా చర్చించి విద్యార్థుల అభిప్రాయాన్ని పొందడానికి వారితో చర్చించిన తరువాత మీ తరగతి గదిలో కూర్చుని మీ ఉపన్యాసం విని మీకు తుది తీర్పు ఇస్తారు తీర్పు 76 కాబట్టి మీరు లెక్చరర్గా ఆశ్చర్యపోవచ్చు మీలో కొంతమంది స్కోరు 76 సగటు కంటే ఎక్కువగా ఉందని అనుకోవచ్చు కాబట్టి నా ఉపన్యాసంలో నేను సహేతుకంగా బాగా చేసినట్లు కనిపిస్తోంది అయినప్పటికీ మీ ఉపన్యాసం బాగా జరిగిందని మీలో కొంతమంది ఆశ్చర్యపోవచ్చు నేను ఒక గంట తరగతిలో బాగా ప్రసంగించాను నాకు 76 ఎందుకు వచ్చింది మరియు నేను ఎక్కడ మార్కులు కోల్పోయాను అని ఖచ్చితంగా తెలియదు కాబట్టి ఈ రకమైన అంచనా యొక్క సానుకూల అంశాలు ఏమిటో పరిశీలిద్దాం మేము సానుకూల అంశాలను పరిశీలిస్తే ఈ ప్రక్రియ చివరిలో టిఎల్సి సభ్యుడు మీకు 76 స్కోరు ఇవ్వడం మంచి విషయం ఇది ఒక క్వాంటిటేటివ్ ప్రక్రియ మీరు సగటు కంటే ఎక్కువ ప్రదర్శించారా లేదా మీరు అనుకున్నట్లుగా మీరు ప్రదర్శించలేదా అని మీ స్వంత ప్రాధాన్యత ఆధారంగా మీరు ఆలోచించినప్పటికీ కనీసం అక్కడ ఒక సంఖ్య ఉంది అది మీ పనితీరు పరంగా మీరు ఎక్కడ ఉన్నారో మీకు తెలియజేస్తుంది ఈ ప్రక్రియ గురించి మంచి విషయం ఏమిటంటే మిమ్మల్ని అంచనా వేసిన టిఎల్సి సభ్యుడు మీరు అన్ని వాటాదారులతో మరియు మీరు అధ్యాపక వ్యక్తితో పాటు విద్యార్థులతో ఉన్న ఇద్దరు వాటాదారులతో చర్చించారు మరియు మీ ఉపన్యాసంలో కూర్చుని కూర్చునే ముందు టిఎల్సి సభ్యుడు వారు ఉండేలా చూసుకున్నారు ఇద్దరితో ముందస్తు చర్చ జరిగింది మరోసారి ఇది నిరంతర ప్రక్రియ అంటే టిఎల్సి సభ్యుడు అకస్మాత్తుగా మీ తరగతికి రాలేదు కానీ మీరు తరగతిని నిర్వహించడానికి ముందు మరియు విద్యార్థులతో చర్చలు జరపడానికి ముందే చర్చకు వెళ్ళారు ఈ చర్చ అంతా చేయడం అది కూడా సహాయపడుతుంది ఉపాధ్యాయుడు మరింత బాగా సిద్ధం అవుతాడు ఈ ప్రత్యేకమైన గంటకు నా బోధనపై నేను మూల్యాంకనం చేయబోతున్నానని గురువుకు తెలుసు వారు తరగతి ఎలా నిర్వహించబోతున్నారనే దానిపై వారు బాగా తయారవుతారు వారు ఒక నిర్దిష్ట భావనను అందించడానికి ఏ విధానాలను ఉపయోగించబోతున్నారు ఈ ప్రక్రియ యొక్క ఇతర సానుకూల అంశం క్రాస్ వెరిఫికేషన్ కాబట్టి 76 స్కోరు కేవలం టిఎల్సి వ్యక్తి మాత్రమే కాదు ఆ ఉపన్యాసం గురించి విద్యార్థులు ఏమనుకుంటున్నారో బట్టి వారు విద్యార్థుల అభిప్రాయాన్ని కూడా చేర్చారు విభిన్న సానుకూల అంశాలను పరిశీలించిన తరువాత ఈ ప్రక్రియ ఎక్కడ మెరుగుపడుతుందో చూడటం కూడా ముఖ్యం కాబట్టి అవును స్కోరు లేదా తీర్పు 76 కానీ అది 76 లో ఏది అని పేర్కొనబడలేదు మనలో చాలా మంది అది 100 లో ఉండాలి అని అనుకుంటారు ఇది సరైనది కానీ అదే సమయంలో అసెస్మెంట్ మరియు ఎవాల్యువషన్ విషయానికి వస్తే అస్పష్టతకు చోటు లేదు మరియు అందువల్ల 100 లో 76 ఉందని స్పష్టం చేయడం ముఖ్యం ఈ ప్రక్రియలో చేర్చవలసిన ముఖ్యవిషయం ఎవాల్యువషన్ మూల్యాంకనం యొక్క ప్రమాణం కాబట్టి టిఎల్సి సభ్యుడు ఈ ప్రక్రియకు సంబంధించి అధ్యాపక వ్యక్తితో చర్చలు జరిపారు కాని ఉపాధ్యాయుడికి అతని లేదా ఆమె ఉపన్యాసం ఏ ప్రమాణాలను అంచనా వేయబోతున్నారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు ఇచ్చిన వివిధ ప్రమాణాలకు బ్రేక్ అప్లు లేవు బలం మరియు బలహీనత స్పష్టంగా పేర్కొనబడలేదు ఇది మూల్యాంకనం యొక్క ప్రమాణాలు ఇవ్వబడలేదని అన్నే విషయానికి తిరిగి వస్తుంది అంటే ఉపాధ్యాయునిగా మీకు 76 లభించిందని మీకు తెలిసినప్పటికీ మీరు సగటు కంటే ఎక్కువ స్కోర్ చేసారు మీరు సాధించిన మార్కులు మీ డెలివరీ యొక్క కంటెంట్ ఆధారంగా ఉన్నాయా లేదా మీ కమ్యూనికేషన్ స్టైల్లో ఉన్నాయా లేదా మీ తరగతి ఎంత ఆకర్షణీయంగా ఉందో అనే దానిపై స్పష్టత లేదు ఈ ప్రక్రియలో ఎటువంటి ప్రమాణాలు పేర్కొనబడలేదు బలం మరియు బలహీనత స్పష్టంగా పేర్కొనబడలేదు మరియు ప్రతిబింబం అయిన స్వీయ అసెస్మెంట్ అవకాశాన్ని కూడా ఈ ప్రక్రియలో చేర్చలేదు ఎందుకంటే ఒక పరీక్షకుడిగా మీరు వాస్తవానికి నేను సాధించిన దాని కంటే మెరుగైన పని చేశాను అని అనుకోవచ్చు మరియు మీ ప్రతిబింబంలో పొందుపరచబడింది ఈ ప్రక్రియలో మీరు మీ బలాలు మరియు బలహీనతపై ప్రతిబింబిస్తూ ఉండవచ్చు మరియు భవిష్యత్తు కోసం ఏమి మార్చవచ్చు అని ఆలోచించి ఉంటారు నేను దీనిని ఉదాహరణగా ఇవ్వడానికి కారణం అంచనా వేసే విద్యార్థి విషయానికి వస్తే దీనిని దృక్పథంలో ఉంచడం విద్యార్ధి అంచనా వేసినప్పుడు ఉపాధ్యాయులుగా మన విద్యార్థులను ఎలా అంచనా వేయబోతున్నాం అనే దానిపై స్పష్టమైన ప్రమాణాలు ఉన్నాయి మేము విద్యార్థులను అడగబోయే అసెస్మెంట్ రకాన్ని బట్టి ఈ స్పష్టమైన ప్రమాణాలు ఉన్నాయి కాని విద్యార్థులకు ఈ ప్రమాణాలు ఏమిటో తెలియకపోతే వారు నష్టపోతారు వారు ఏ ప్రమాణాలను అంచనా వేస్తారో వారికి తెలియదు నిర్దిష్ట అంచనా కోసం ఎలా పని చేయాలో వారికి తెలియదు కాబట్టి దీన్ని ఇక్కడి నుండి ముందుకు తీసుకెళ్ళి మనం అంచనా రకాల్లోకి వెళ్తాము ఉన్నత విద్యలో ఔట్కమ్ బేస్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ వైపు బలమైన దృష్టి ఉందని నేను ఇక్కడ హైలైట్ చేయాలనుకుంటున్నాను ఇది నిజంగా అర్థం ఏమిటంటే ఒక నిర్దిష్ట గ్రాడ్యుయేట్ సమర్థుడిగా ఉండవలసిన దాని ఆధారంగా ఇది టాప్ డౌన్ మోడల్ ఈ రోజుల్లో పాఠ్యాంశాలు ఫలితం ఎలా ఉండాలో దాని ఆధారంగా రూపొందించబడుతున్నాయి కాబట్టి ఔట్కమ్ బేస్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్లో నిర్మాణాత్మక అమరిక యొక్క కేంద్ర పాత్రపై బలమైన దృష్టి ఉంది అంటే గ్రాడ్యుయేట్గా మీ సామర్థ్యం ఎలా ఉండాలో దాని ఆధారంగా కోర్సు యొక్క అన్ని అభ్యాస ఫలితాలు లేదా ఉపన్యాసం లేదా ప్రత్యేక కంటెంట్ ఈ ఫలితాల ఆధారంగా రూపొందించబడింది ఈ లెర్నింగ్ అవుట్కం ఆధారంగా ఉపాధ్యాయుడు ఆ లెర్నింగ్ అవుట్కంలోని క్రియాశీల క్రియను సమర్ధించడానికి నేను ఏ రకమైన బోధనా అభ్యాస కార్యకలాపాలను నిర్వహించాలో నిర్ణయించుకోవాలి తదుపరి విషయం ఏమిటంటే ఉపాధ్యాయుడు ఆ నిర్దిష్ట లెర్నింగ్ అవుట్కం కోసం నేను ఎలా అంచనా వేయబోతున్నానో కూడా నిర్ణయించుకోవాలి అందువల్ల విద్యార్థులు ఆ లెర్నింగ్ అవుట్కంన్ని సాధించారా లేదా అనే స్పష్టమైన అవగాహన కలుగుతుంది ఈ మూడు విషయాలూ అమరికలో ఉండాలి మరియు దానిని కొన్స్ట్రుక్టీవ్ అలిన్మెంట్ అంటారు ఈ మూడు విషయాలు అమరికలో ఉండాల్సిన అవసరం ఉందని నేను ఇక్కడ హైలైట్ చేయాలనుకుంటున్నాను దీని అర్థం మనం మొదట లెర్నింగ్ అవుట్కంన్ని నిర్ణయించాల్సిన అవసరం ఉంటే అప్పుడు బోధనా అభ్యాస కార్యకలాపాలు మరియు తరువాత అంచనా ఇలానే కాకుండా అది వేరే మార్గంలో వెళ్ళవచ్చు కాబట్టి క్రమపద్ధతి పట్టింపు లేదు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే లెర్నింగ్ అవుట్కం కీలకం బోధనా అభ్యాస కార్యకలాపాలు లెర్నింగ్ అవుట్కంలోని క్రియాశీల క్రియ పై ఆధారపడి ఉండాలి మరియు మీ అసెస్మెంట్ బోధనా అభ్యాస కార్యకలాపాలు మరియు లెర్నింగ్ అవుట్కంతో అమరికలో ఉండాలి దీని అర్థం ఏమిటంటే మీరు లెర్నింగ్ అవుట్కంని ఎన్నుకునేటప్పుడు మీరు ప్రోగ్రామ్ యొక్క స్థాయి మరియు లోతు ఆధారంగా తగిన క్రియను ఎన్నుకోవాలి అంటే మీరు మొదటి సంవత్సరం స్థాయికి ఒక నిర్దిష్ట కోర్సును డిజైన్ చేస్తుంటే ఇది మూడవ సంవత్సరం లేదా నాల్గవ సంవత్సరం స్థాయిలో మీకు కావాల్సిన వాటికి భిన్నంగా ఉంటుంది మరియు ప్రోగ్రామ్ యొక్క లోతు ఆధారంగా కూడా ఉంటుంది ఇది ఎలిక్టివ్ కోర్సు లెర్నింగ్ అవుట్కం కోర్ కోర్సుల లెర్నింగ్ అవుట్కంతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి ఇప్పుడు మీ లెర్నింగ్ అవుట్కం ఆధారంగా మీరు బోధనా అభ్యాస కార్యకలాపాలను నిర్ణయిస్తారు ఇది మీరు తరగతిని ఎలా నిర్వహించబోతున్నారో మీకు తెలియజేస్తుంది ఇది సందేశాత్మక తరగతి అవుతుందా ఇది చేతుల మీదుగా అనుభవించబోతోందా ఆ అభ్యాస ఫలితాన్ని సాధించడానికి మీరు విద్యార్థిని ఎలా నిమగ్నం చేయబోతున్నారు మీ బోధనా అభ్యాస కార్యకలాపాలను మీరు నిర్ణయించుకున్న తర్వాత తదుపరి విషయం నిర్ణయించడం ఇప్పుడు ఆ లెర్నింగ్ అవుట్కం విద్యార్థి సాధించాడని నిర్ధారించడానికి నేను విద్యార్థికి ఎలా సహాయం చేయబోతున్నాను అందువల్ల కొన్స్ట్రుక్టీవ్ అలిన్మెంట్ యొక్క సూత్రం మనకు అభ్యాస ఫలితం బోధనా అభ్యాస కార్యకలాపాలు మరియు అసెస్మెంట్ పనిని అన్నింటినీ అమరికలో ఉంచాలి కాబట్టి ఉదాహరణగా మీరు ఇక్కడ చూస్తున్న స్లయిడ్లో ఎడమచేతి వైపు హైలైట్ చేయాలనుకుంటున్నాను అది మన లెర్నింగ్ అవుట్కంస్ వ్రాయడానికి ఉపయోగించే వివిధ యాక్షన్ వర్బ్లు వీటిని డిస్క్రైబ్ ఎక్స్ప్లేన్ ఇంటెగ్రేట్ అప్లైరిఫ్లెక్ట్ మరియు డిజైన్ చేయడం మీరు కుడి వైపున చూసేది మీ లెర్నింగ్ అవుట్కంస్ ఉపయోగించిన యాక్షన్ వర్బ్ ఆధారంగా తగిన బోధనా అభ్యాస కార్యకలాపాలు ఒక ఉదాహరణగా ఇది వర్తించే నాలుగవ సంఖ్యను చూడండి ఒక నిర్దిష్ట నమూనాను రూపొందించడానికి ఒక నిర్దిష్ట భావనను అప్లై చెయ్యాలి అని నేను నా అభ్యాస ఫలితంలో వ్రాసినట్లయితే అప్పుడు బోధనా అభ్యాస కార్యకలాపాల రకం ఒక సాధారణ ఉపన్యాస ఉపన్యాసం కాకూడదు కాని నేను పోస్టర్ ప్రెజెంటేషన్ లేదా కేస్ స్టడీ చేయమని విద్యార్థులను కోరివచ్చు అలాంటప్పుడు పోస్టర్ ప్రెజెంటేషన్ లేదా కేస్ స్టడీతో ముందుకు రావడానికి విద్యార్థులు తమ జ్ఞానాన్ని అప్లై చేసే అవకాశం ఇస్తుంది ఈ ప్రత్యేక దృష్టాంతంలో నేను తరగతి పఠనం చేయమని లేదా మొదటి పాయింట్లో ఇవ్వమని అడిగితే అప్పుడు నా లెర్నింగ్ అవుట్కం నా అభ్యాస ఫలితంలో ఉపయోగించిన యాక్షన్ వర్బ్ మరియు బోధనా అభ్యాస కార్యకలాపాల రకం లేదా అంచనా అమరికలో లేదు అందువల్ల మన లెర్నింగ్ అవుట్కంస్లో మనం ఉపయోగించే యాక్షన్ వర్బ్ బోధనా అభ్యాస కార్యకలాపాలతో పాటు అసెస్మెంట్ రకానికి అనుగుణంగా ఉందని నిర్ధారించడం చాలా ముఖ్యం అన్ని LOs లేదా ఆ కోర్సులోని అభ్యాస ఫలితాలు తగిన విధంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం మరియు ఈ LOs అన్నిటికి సరైన వెయిటేజ్ ఉందా లేదా అంటే కోర్సులో రెండు లేదా మూడు అభ్యాస ఫలితాలు ఉంటే తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉన్న వాటితో పోల్చితే అంచనా విషయానికి వస్తే ఆ అభ్యాస ఫలితాలకు ఎక్కువ బరువును ఇవ్వాలి కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం LO లు దీనిని ఇంటెండెడ్ లెర్నింగ్ అవుట్కంస్ అని కూడా పిలుస్తారు మరియు మీ అంచనా పనులు అమరికలో ఉండాలి దానితో పాటు ఉపాధ్యాయునిగా మొత్తం కోర్సు కోసం మనం వివిధ రకాల అసెస్మెంట్ టాస్క్లను కలుపుకోవాలి అంటే అసెస్మెంట్ టాస్క్ ఎల్లప్పుడూ MCQ లేదా చిన్న ప్రశ్నలు కానవసరం లేదు కానీ అసెస్మెంట్ టాస్క్లు వివిధ రకాలైన కేస్ స్టడీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఓరల్ ప్రెజెంటేషన్ లేదా వివిధ అభ్యాస ఫలితాలను వేర్వేరు అసెస్మెంట్ టాస్క్ ఉపయోగించి తెలపాలి ఈ అభ్యాస ఫలితాలన్నీ పరిష్కరించబడుతున్నాయా లేదా అనే విషయాన్ని నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా పరిగణించటం కూడా ముఖ్యం ఈ అభ్యాస ఫలితాల గురించి సమతుల్య కవరేజ్ ఉందా మరియు ముఖ్యమైన అభ్యాస ఫలితం దానికి తగిన ప్రాధాన్యతనిచ్చిందా లేదా ఇక్కడి నుండి ముందుకు వెళ్దాము ఇవి మీ కోర్సు కోసం మీరు సాధారణంగా ఉపయోగించే కొన్ని ఉదాహరణలు కాబట్టి మనం వివిధ రకాల అసెస్మెంట్ టాస్క్లను పరిశీలిస్తే అసెస్మెంట్ టాస్క్లు బహుళ ఎంపిక ప్రశ్న కావచ్చు క్విజ్ ఇది మళ్ళీ ఒక పరీక్ష కావచ్చు అది మళ్లీ MCQ రకం కావచ్చు లేదా ఇది చిన్న సమాధానాలు సెమినార్లు వివా ప్రాజెక్టులు పరిశోధన ప్రాజెక్ట్ లేదా కేస్ రిపోర్ట్ అసైన్మెంట్లు గ్రూప్ డిస్కషన్ చర్చలు మరియు ఆశువుగా క్విజ్లు కావచ్చు ఇవి మీ కోర్సు కోసం మీరు ఎంచుకోగల వివిధ రకాల అసెస్మెంట్ టాస్క్ల యొక్క విస్తృత శ్రేణిని వివరించే కొన్ని ఉదాహరణలు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకే రకమైన ఆకృతిని ఉంచకుండా వివిధ రకాల అసెస్మెంట్ టాస్క్లను కోర్సులో చేర్చాలి ఇప్పుడు ఇక్కడ నుండి వేర్వేరు అసెస్మెంట్ టాస్క్ ఏమిటో మీ అవగాహన ఆధారంగా ఈ ప్రతి అసెస్మెంట్ టాస్క్లు సముచితమైన లెర్నింగ్ అవుట్కంస్తో ఎలా సమలేఖనం కావాలి మరియు బోధనా అభ్యాస కార్యకలాపాలు కూడా అసెస్మెంట్ టాస్క్ మరియు లెర్నింగ్తో ఎలా అమర్చాలి ఫలితం ఇప్పుడు నేను మీకు వివిధ రకాల అసెస్మెంట్ టాస్క్లు ఇవ్వబోతున్నాను కాబట్టి సాధారణంగా నా మునుపటి స్లైడ్లో నేను తెలిపిన అన్ని ఉదాహరణలను రెండు వేర్వేరు వర్గాల క్రింద ఉంచవచ్చు ఒకటి ఫార్మేటివ్ అసెస్మెంట్ మరియు రెండవది సమ్మేటివ్ అసెస్మెంట్గా పిలువబడుతుంది ఫార్మేటివ్ అసెస్మెంట్ అభ్యాసకులు వారి అభ్యాసాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి సమాచారాన్ని అందించడం దీని ఉద్దేశ్యం అంటే విద్యార్థి యొక్క అభ్యాసాన్ని మెరుగుపరచడానికి ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎల్లప్పుడూ నిర్వహించబడుతుంది అందువల్ల ఇది సమ్మటివ్ అసెస్మెంట్తో పోలిస్తే కోర్సు యొక్క క్రమబద్ధమైన వ్యవధిలో ఎల్లప్పుడూ జరుగుతుంది సమ్మటివ్ అసెస్మెంట్ సాధారణంగా లేదా ఎల్లప్పుడూ కోర్సు చివరిలో నిర్వహించబడుతుంది మరియు సమ్మటివ్ అసెస్మెంట్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే నిర్ణీత వ్యవధి చివరలో నేర్చుకోవడాన్ని ఎవాల్యూట చేయడం ఇది సెమిస్టర్ ముగింపు ప్రోగ్రామ్ ముగింపు లేదా మొత్తం కోర్సు యొక్క పేర్కొన్న వ్యవధి ముగింపులో ఉండవచ్చు కాబట్టి నేను విస్తృతంగా చెప్పినట్లుగా మేము అసెస్మెంట్ టాస్క్ను వర్గీకరించవచ్చు ఈ అసెస్మెంట్ టాస్క్లన్నీ ఫార్మేటివ్ అసెస్మెంట్ టాస్క్ లేదా సమ్మటివ్ అసెస్మెంట్ టాస్క్లు ఫార్మాటివ్ అసెస్మెంట్ టాస్క్ నేను చెప్పినట్లుగా వారి అభ్యాసాన్ని మెరుగుపర్చడానికి రూపొందించబడింది అందువల్ల ఆ అసెస్మెంట్ ప్లాన్లో ఒక బలమైన ఫీడ్బ్యాక్ మెకానిజం ఉండాలి సమ్మటివ్ అసెస్మెంట్ విషయానికి వస్తే ఇది కోర్సు లేదా ప్రోగ్రామ్ చివరిలో జరుగుతుంది కాబట్టి దాని ఫీడ్బ్యాక్ సాధారణంగా గ్రేడ్లు లేదా స్కోర్ల పరంగా ఎక్కువగా ఉంటుంది ఫార్మేటివ్ అసెస్మెంట్ ను కొంచెం వివరంగా పరిశీలిద్దాం కాబట్టి ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క ప్రాధమిక దృష్టి మెరుగుదల అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించడం నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా అసెస్మెంట్ అనేది విద్యార్థి గురించి మాత్రమే కాదు ఉపాధ్యాయులు వారి బోధనా నాణ్యతను మెరుగుపరిచే ప్రాంతాలను గుర్తించడం కూడా కాబట్టి అభ్యాసం ఏర్పడినప్పుడు లేదా ఫార్మేటివ్ అసెస్మెంట్ జరుగుతుంది కాబట్టి కోర్సు చివరిలో ఒక తుది అంచనాను కలిగి ఉండకుండా కోర్సు సమయంలో క్రమమైన విరామంలో ఫార్మేటివ్ అసెస్మెంట్ నిర్వహించడం చాలా ముఖ్యం ఇది ఎందుకంటే ఇది విద్యార్థులను వారి అభ్యాసాన్ని మెరుగుపర్చడానికి అనుమతిస్తుంది ఎందుకంటే విద్యార్ధులు వివిధ అంతర్గత అసెస్మెంట్ వ్రాయడం వలన వారు ఎక్కడ పొరపాటు చేశారో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది మరియు వారి అభ్యాసాన్ని మెరుగుపరచడానికి వారు వేర్వేరు విధానాన్ని ఎలా మెరుగుపరుచుకోగలరు లేదా ఉపయోగించుకోవచ్చు విద్యార్థుల జ్ఞానాన్ని క్రమమైన వ్యవధిలో పరీక్షించడానికి మరియు వారు తుది పరీక్షకు రాకముందు వారు ఎలా పని చేస్తున్నారో పరీక్షించడానికి ఈ రకమైన అసెస్మెంట్ను చేర్చడం మంచి పద్ధతి 1998 లో బ్లాక్ అండ్ విలియం ఫార్మాటివ్ అసెస్మెంట్ను సంక్షిప్తీకరించారు ఇది ఉపాధ్యాయులు మరియు అభ్యాసకులు వారి అభ్యాస లక్ష్యాలు వారి ఉద్దేశాలు లేదా ఫలితాలు మరియు వీటిని సాధించే ప్రమాణాలను గుర్తించడానికి వీలు కల్పిస్తుంది ఇది నేను ఇంతకు ముందు చెప్పిన వాటికి తిరిగి తీసుకువస్తుంది మీ లెర్నింగ్ అవుట్కం ఎలా నిర్వహించాలనుకుంటున్నారో బట్టి బోధనా అభ్యాస కార్యకలాపాలతో పాటు లెర్నింగ్ అవుట్కం ఉపయోగించిన యాక్షన్ వర్బ్తో అమర్చబడిన మీ అంచనా పనిని మీరు నిర్ణయించుకోవాలి ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు ఫీడ్బ్యాక్ పొందే ఒక ప్రక్రియ ఇది ఉపాధ్యాయులు మరియు అభ్యాసకుల మధ్య గొప్ప సంభాషణలను నిరంతరం నిర్మించే మరియు లోతుగా మరియు లోతుగా వెళ్ళే అవకాశాన్ని అందిస్తుంది ఇక్కడ నిబంధన ఏమిటంటే ఫీడ్బ్యాక్ అందించడం మరియు ఫీడ్బ్యాక్ను సకాలంలో అందించాలి ఒక వారం లేదా రెండు వారాల వ్యవధిలో చెపాలి ఎందుకంటే విద్యార్థులు ఈ ఫీడ్బ్యాక్ క్రమం తప్పకుండా మరియు సమయానుసారంగా పొందకపోతే అప్పుడు ఫార్మాటివ్ అసెస్మెంట్ యొక్క ఉద్దేశ్యం ధిక్కరించబడుతుంది ఎందుకంటే విద్యార్థులకు వారు తమ అభ్యాసాన్ని ఎలా మెరుగుపరుస్తారో తెలియదు లేదా ఈ అభ్యాసం పట్ల వారి విధానాన్ని ఎలా మార్చగలరు కాబట్టి అభ్యాసకులు వారి స్వంత అభ్యాసంలో చురుకుగా పాల్గొనడం వల్ల విద్యార్థులకు ఆ ఫీడ్బ్యాక్పై పని చేయడానికి మరియు తదుపరి అంచనా నిర్వహించినప్పుడు మెరుగైన పనితీరును అందిస్తుంది ఇది విద్యార్థుల అభ్యాసాన్ని మెరుగుపరుస్తున్నట్లు అనిపించినప్పటికీ ఈ ఫలితాలు మరియు విద్యార్థుల పనితీరు ఆధారంగా ఉపాధ్యాయులు వారి బోధనా విధానాలను సవరించడం ద్వారా అభ్యాస అవసరాలు మరియు బలాన్ని గుర్తించడానికి ప్రతిస్పందిస్తారు కాబట్టి ఫలితాల ఆధారంగా ఉపాధ్యాయుడు ఒక నిర్దిష్ట అసెస్మెంట్ను చూడవచ్చు మరియు సగటు తరగతి ఊహించిన దాని కంటే తక్కువ పనితీరు కనబరిచినట్లయితే ఈ ప్రత్యేక లెర్నింగ్ అవుట్కంకి బోధనా అభ్యాస కార్యకలాపాలు సముచితమైనవి కావా లేదా ఆలోచించిన అవసరం ఉంది లేదా అసెస్మెంట్ టాస్క్ లెర్నింగ్ అవుట్కంతో అమరికలో లేదు అందువల్ల ఇది ఉపాధ్యాయులకు వారి బోధనా పద్ధతులను ఎలా మార్చగలదో వారి ఫీడ్బ్యాక్ అందిస్తుంది ఫార్మేటివ్ అసెస్మెంట్ యొక్క కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం ఫార్మాటివ్ అసెస్మెంట్ మీరు విద్యార్థులకు క్లాస్ యాక్టివిటీ ఇచ్చినప్పుడు మీరు చేసే పరిశీలన కావచ్చు మరియు ఈ పరిశీలనలు ఉపన్యాసంలో మీకు అశాబ్దిక అభిప్రాయాన్ని ఇస్తాయి అలాగే విద్యార్థులు తరగతిలో ఎలా నిమగ్నమై ఉన్నారో లేదా వారు ప్రశ్నలకు ఎలా స్పందిస్తున్నారు ఇవన్నీ ఫార్మేటివ్ అసెస్మెంట్ లో భాగం మీరు విద్యార్థికి హోంవర్క్ వ్యాయామం ఇచ్చి ఆపై విద్యార్థి హోంవర్క్ను సమర్పించినప్పుడు మరియు మీరు విద్యార్థులకు వ్రాతపూర్వక ఫీడ్బ్యాక్ లేదా మౌఖిక ఫీడ్బ్యాక్ రూపంలో ఫీడ్బ్యాక్ను అందించినప్పుడు ఇది ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ అవుతుంది రిఫ్లెక్టివ్ జర్నల్స్ చాలా మంచి ఫార్మాటివ్ అసెస్మెంట్ టాస్క్ ఇక్కడ విద్యార్థులు వారి అభ్యాసంలో ఏమి మార్చాలి లేదా మెరుగుపరచాలి వారు కష్టపడుతున్న భావనలు ఏమిటి మరియు ఉపాధ్యాయుడిగా మీరు దీన్ని క్రమానుగతంగా సమీక్షించి వారికి అభిప్రాయాన్ని తెలియజేయండి విద్యార్థులు తమ అభ్యాసాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో తెలుస్తుంది ప్రశ్న జవాబు సెషన్లు అధికారిక ప్రణాళికాబద్ధమైన అనధికారిక లేదా ఆశువుగా క్విజ్లు ఇవన్నీ మీరు ఫీడ్బ్యాక్ అందిస్తే అది ఫార్మేటివ్ అసెస్మెంట్ లో ఒక భాగం అవుతుంది విద్యార్థులు ఎలా పని చేస్తున్నారో అలాగే గురువు మరియు వారి బోధనా శైలి గురించి సమాచారాన్ని సేకరించడంలో విద్యార్థుల ఫీడ్బ్యాక్ చాలా ముఖ్యం మరియు ఇది ఉపాధ్యాయునికి కీలకమైన ఫీడ్బ్యాక్ విధానాన్ని ఏర్పరుస్తుంది నేను ఇక్కడ పేర్కొన్న మరియు ఉన్నత విద్య బోధన మరియు అభ్యాసంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న మరొక విషయం టీమ్ బేస్డ్ లెర్నింగ్ టీమ్ బేస్డ్ లెర్నింగ్ అనేది ఫార్మేటివ్ అసెస్మెంట్ రకం మరియు టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఏమిటో వివరించడానికి నేను రెండు నిమిషాల సమయం తీసుకుంటున్నాను కాబట్టి చాలా మంది ఉపాధ్యాయులు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నను ఒక రకమైన అసెస్మెంట్గా నిర్వహిస్తారు కాబట్టి మీరు ఒక అసెస్మెంట్ను నిర్వహించడానికి ఒక ఆబ్జెక్టివ్ మార్గంగా బహుళ ఎంపిక ప్రశ్నను నిర్వహిస్తే విద్యార్థులకు వారు 10 న 5 లేదా 10 న 8 పొందారా అనే దాని ఆధారంగా మీరు స్కోరు ఇస్తారు వారు ఎంత బాగా ప్రదర్శించారనే దానిపై వారు ఫీడ్బ్యాక్ పొందుతారు టీమ్ బేస్డ్ లెర్నింగ్ ఏమిటంటే ఇక్కడ మొదట విద్యార్థులు వ్యక్తిగతంగా ఈ బహుళ ఎంపిక ప్రశ్నలకు లోనవుతారు వారు ఈ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను స్వయంగా చేసిన తర్వాత సమాధానాలు తెలియకుండా వారు ఒక గుంపులో కూర్చుని గుంపు సభ్యులతో అన్ని ప్రశ్నలను చర్చిస్తారు అది 8 లేదా 10 మంది సభ్యులు కావచ్చు వారు ఆ ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం కోసం చూస్తారు మరియు తరువాత టీమ్ బేస్డ్ లెర్నింగ్లో మూడవ భాగం ఉంది ఇక్కడ బోధకుడు లేదా ఫెసిలిటేటర్ లేదా ఆ ప్రత్యేక అంశంలో నిపుణుడైన అధ్యాపక వ్యక్తి ఈ ప్రతి ప్రశ్నకు నిర్దిష్ట ఎంపిక ఎందుకు సరైనది లేదా తప్పు ఫీడ్బ్యాక్ తెలియజేస్తారు ఈ విధమైన ఫార్మాట్ యొక్క ప్రయోజనం ఏమిటంటే విద్యార్థులు వారి వ్యక్తిగత అభ్యాసాన్ని అం అసెస్మెంట్ వేయడమే కాదు ఒక సమూహంలో కూర్చుని ప్రతి ప్రశ్న ఎంపికను ఎంపిక ద్వారా చర్చించినప్పుడు వారు ఏమి చేస్తారు అక్కడ పీర్ లెర్నింగ్ చాలా జరుగుతోంది అవి ప్రతి భావనలను చర్చిస్తూ వారు ఒకరినొకరు నేర్చుకుంటున్నారు చివరికి ఉపాధ్యాయుడు ఫీడ్బ్యాక్ అందించినప్పుడు వారు ఒక నిర్దిష్ట ఎంపిక ఎందుకు తప్పు లేదా సరైనది అనే సాధారణ నిర్ణయానికి రాగలుగుతారు అందువల్ల టీమ్ బేస్డ్ లెర్నింగ్ మళ్ళీ MCQ రకం ప్రశ్న కానీ వివరణాత్మక అభిప్రాయాన్ని అందించడం ద్వారా దీనిని ఫార్మేటివ్ అసెస్మెంట్ గా చేయవచ్చు మరియు మంచి విషయం ఏమిటంటే విద్యార్థులు స్కోరును పొందడమే కాదు పరీక్ష నిర్వహించిన వెంటనే ఒక నిర్దిష్ట ఎంపిక ఎందుకు సరైనది లేదా తప్పు అనే పరంగా వారు అభిప్రాయాన్ని పొందుతారు ముందుకి వెళ్తే మరొక అసెస్మెంట్ సమ్మటివ్ అసెస్మెంట్ సమ్మటివ్ అసెస్మెంట్ అనేది ఉత్పత్తి ఆధారితది లేదా ఇది విద్యార్థి యొక్క చివరి అభ్యాసాన్ని అంచనా వేస్తుంది ఎందుకంటే ఇది కోర్సు చివరిలో లేదా ప్రోగ్రామ్ ముగింపులో జరుగుతుంది ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది ఉత్పత్తిని పూర్తి చేసే ప్రక్రియ గురించి అయితే దాని సమ్మటివ్ అసెస్మెంట్ తుది ఉత్పత్తి గురించి ఇక్కడ మేము విద్యార్థుల సామర్థ్యం ఒక బోధనా యూనిట్ తర్వాత ప్రావీణ్యం గురించి ఒక కోర్సు లేదా ప్రోగ్రామ్ చివరిలో తీర్పు ఇస్తాము అందువల్ల సమ్మటివ్ అసెస్మెంట్ మొత్తం కోర్సు యొక్క అభ్యాస స్థాయిని సంక్షిప్తీకరిస్తుంది ఇది విద్యార్థుల పనిని అసెస్మెంట్ చేసే అత్యంత సాంప్రదాయిక మార్గం మరియు సమ్మటివ్ అసెస్మెంట్ను చాలాసార్లు ఎవాల్యువేషన్గా పిలుస్తారని హైలైట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం మరియు నేను దాని గురించి కొంచెం తరువాత మాట్లాడుతాను అది ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ లేదా సమ్మటివ్ అసెస్మెంట్ ఎవాల్యువేషన్ అనేవి స్కోర్ ఈ స్కోర్లను ఫార్మేటివ్ అసెస్మెంట్కు కూడా జోడించవచ్చు కాబట్టి సమ్మేటివ్ అసెస్మెంట్ అనేది అభ్యాసం యొక్క అసెస్మెంట్ అయితే ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది అభ్యాసానికి అంచనా ఎందుకంటే ఇది అభ్యాసాన్ని మెరుగుపరచడంలో మీకు సహాయపడుతుంది మరియు మేము సమ్మేటివ్ అసెస్మెంట్ రూపకల్పన చేస్తున్నప్పుడు నేను చెప్పినట్లుగా ఇది కోర్సు చివరిలో జరుగుతుంది సమ్మేటివ్ అసెస్మెంట్ సాధారణంగా అధిక వాటాను కలిగి ఉంటాయి అంటే ఇది అధిక బరువును కలిగి ఉంటుంది ఫార్మేటివ్ అసెస్మెంట్తో పోల్చితే సాధారణ స్ప్లిట్ మొత్తం సెమిస్టర్కు మొత్తం 20 లేదా 30 శాతం ఉంటుందిమిగిలిన 70 శాతం వెయిటేజీని చూస్తున్న సమ్మేటివ్ అసెస్మెంట్ ఇప్పుడు ఇది అంత ఎక్కువ వాటా పరీక్ష లేదా 1993 లో ఏంజెలో మరియు క్రాస్ హైలైట్ చేసినట్లుగా మేము నిర్ధారించాల్సిన అవసరం ఉన్నందున సమ్మేటివ్ అసెస్మెంట్ కోసం మేము రూపొందించిన ప్రశ్నలు నమ్మదగినవి చెల్లుబాటు అయ్యేవి మరియు పక్షపాతం లేనివి కాబట్టి మీరు పరీక్షా ప్రశ్నలు వ్రాస్తున్నప్పుడు ఇది మల్టిపుల్ చాయిస్ ప్రశ్న అని అనుకుందాం మీరు ఇచ్చిన 4 ఆప్షన్లు సరైన జవాబు కాకుండా డిస్ట్రాక్టర్గా ఉపయోగించబడే ఈ ఎంపికలన్నీ ఒకే ఇబ్బంది సూచికను కలిగి ఉన్నాయని నిర్ధారించుకోవాలి మీ ముగ్గురు డిస్ట్రాక్టర్లు పూర్తిగా సందర్భం లేకుండా ఉంటే విద్యార్థులు ఊహించడం మరియు సరైన సమాధానానికి రావడం చాలా సులభం మరియు ఇది చాలా నమ్మదగిన ప్రశ్న కాదు ముఖ్యంగా MCQ తో నమ్మదగిన ప్రశ్న అన్ని ఎంపికలలో ఒకే కష్టం సూచిక ఉండాలి ఇది ఒక ఎంపికపై ఒక నిర్ణయానికి రాకముందే విద్యార్థులు మరింత ఆలోచించటానికి అనుమతిస్తుంది మీరు ఒక ప్రశ్న వ్రాసేటప్పుడు ఒక మంచి ప్రశ్న చాలా జ్ఞాన సమీకరణ అవసరమయ్యే ప్రశ్న అయితే జ్ఞానం గుర్తుకు తెచ్చుకోవడమే కాకుండా అధిక స్కోరింగ్ విద్యార్థులను తక్కువ స్కోరింగ్ విద్యార్థులకు స్పష్టంగా వివక్షపరచగలగాలి అని గుర్తుంచుకోవాలి మరియు మేము వారిని అధిక వివక్ష సూచికగా పిలుస్తాము నేను ఇక్కడ మంచి నాణ్యత ప్రశ్నల గురించి మాట్లాడటానికి కారణం ప్రత్యేకించి సమ్మేటివ్ అసెస్మెంట్ విషయానికి వస్తే అసెస్మెంట్ యొక్క అంచనాకు వెయిటేజ్ చాలా ఎక్కువగా ఉంది అందువల్ల మొత్తం ప్రక్రియ నమ్మదగినది చెల్లుబాటు అయ్యేది మరియు ఫ్రీ ఒఫ్ బయాస్ అని manam నిర్ధారించుకోవాలి ఫ్రీ ఒఫ్ బయాస్ అనేది పరీక్షను ఒక ఆబ్జెక్టివ్ పరీక్షగా సూచిస్తుంది మరియు వేర్వేరు రుబ్రిక్లను రూపొందించడం ద్వారా మనం చేసే విధానం ఇది తుది మార్కులు లేదా గ్రేడ్లను పొందేటప్పుడు మొత్తం ప్రక్రియను మరింత ఆబ్జెక్టివ్ చేస్తుంది ఎందుకంటే విద్యార్థులు ఈ ప్రత్యేక పరీక్ష లేదా పరీక్ష కోసం సిద్ధం కావాలని ఆశించే స్పష్టమైన ప్రమాణాలను ఇక్కడకు తీసుకుంటారు ఈ సెషన్ ముగింపులో చివరి 15 నిమిషాలు మేము వివిధ రకాలైన రుబ్రిక్ల ద్వారా వెళ్ళబోతున్నాము ప్రస్తుతానికి రుబ్రిక్స్ ఒక సమ్మేటివ్ అసెస్మెంట్ లేదా ఒక ఫార్మేటివ్ అసెస్మెంట్ మరింత ఆబ్జెక్టివ్ ప్రాసెస్ చేయడానికి రూపొందించబడిందని మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నాను